మానవ వనరుల నిర్వహణ తరగతికి తిరిగి స్వాగతం మేము వివిధ రకాల ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాము క్షమించండి మేము ఒక భాగం పూర్తి పూర్తిచేయలేకపోయాము కాబట్టి నేను మొదట దాన్ని పొందుతాను ఆపై మేము ఏర్పాటుకు వెళ్తాము కాబట్టి దానితో మనం ముందుకు సాగుదాం ఇక్కడ కొన్ని వనరులు ఉన్నాయి నేను సూచించిన కొన్ని వనరులు కొన్ని పుస్తకాలు మళ్లీ నేను బ్రిస్కో షూలర్ మరియు క్లాజ్ లు రాసిన పుస్తకాలను చదివాను కానీ వాటి నుంచి చురుకుగా ఏమి తీసుకోలేదు కాబట్టి మీరు ఈ స్లైడ్ లలో ఈ పుస్తకానికి సంబంధించిన సూచనలు చూడలేరు కానీ నేను వాటిని అధ్యయనం చేశాను కాబట్టి నేను ఇక్కడ ఉంచడం అత్యవసరం నేను సూచించిన ఇతర పుస్తకం గోమెజ్ మెజీయా బాల్కిన్ మరియు కార్డి మరియు ఇది చాలా మంచి పుస్తకం మరియు దానిని అనుసరిస్తున్నాను మరియు మీరు కూడా కొనుగోలు చేయవచ్చు మీకు అవసరమైతే ఇది మార్కెట్లో ఉచితంగా లభిస్తుంది ఎవరో నన్ను సాఫ్ట్ కాపీ కోసం అడిగారు అందుబాటులో ఉంది మృదువైన కాపీలను విక్రయించే ఏ వెబ్సైట్ గురించి నాకు తెలియదు కానీ నాకు నిజంగా తెలియదు కానీ మీరు ఒకదాన్ని చూస్తే దయచేసి ఫోరం ద్వారా నాకు తెలియజేయండి మేము కొంత చెల్లించిన సమయం గురించి మాట్లాడుతున్నాము నేను చివరి ఉపన్యాసంలో చెప్పడానికి ఇష్టపడే ప్రయోజనాల్లో ఇది ఒకటి కానీ కాలేదు అనారోగ్యపు సెలవు యొక్క భావన ఇప్పుడు అనారోగ్య సెలవు ప్రతి రోజూ ఉద్యోగి అనుభవించే స్వల్పకాలిక అనారోగ్యం లేదా వైకల్యం అతని లేదా ఆమె సామర్థ్యానికి ఆటంకం కలిగించే పని నిర్వహించడానికి పూర్తి వేతనం అందిస్తుంది అనారోగ్య సెలవు అనే ఈ భావన మనందరికీ తెలుసు ఇది చట్టం ద్వారా తప్పనిసరి చేయబడిన ప్రయోజనం మరియు మీకు తెలుసు మేము యజమానులుగా మా ఉద్యోగులకు ఏదైనా అనారోగ్యం నుండి కోలుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి మనమంతా మనుషులం మేము అనారోగ్యానికి గురి అవుతాము మానవ వనరుల నిర్వాహకులుగా మనం ఆరోగ్య సెలవులను ఎలా నిర్వహిస్తున్నాము మేము సంస్థ క్షేమం చెల్లింపు కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చు క్షేమ చెల్లింపు కార్యక్రమాలు అందించబడతాయి ప్రజలకు ప్రోత్సాహకాలు అనారోగ్యానికి గురి అవ్వరు క్షేమ చెల్లింపు కార్యక్రమాలతో పెద్ద సమస్య నైతిక సమస్యలు అనారోగ్యంతో పడిపోవడం చాలాసార్లు అనుకోకుండా ఉంటుంది ఒకరి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కారణంగా నేను అర్థం చేసుకోగలను ఒకటి మీకు ఇప్పటికీ తెలుసు ప్రజలకు ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే వారు మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేవారు కానీ చాలాసార్లు ఫ్లూ వంటి సాధారణ విషయం చుట్టూ తిరుగుతోంది మీరు ఏమి చేయాలి మీరు మీ తల ముక్కు గొంతు ప్రతిదీ కవర్ చేయాలి మరియు మీరు ఇంకా బగ్ పొందుతారు మరియు మీరు అధిక జ్వరంతో బాధపడతారు రాబోయే నాలుగు లేదా ఐదు రోజులు మీకు జరిమానా విధించకూడదులేదా నేను మీకు తెలుసు లేదా దానికి విరుద్ధంగా చూడటం ఎవరో మీ కంటే చిన్న వారు మరియు మంచి రోగనిరోధక శక్తి ఉన్నవారు వారి రాజ్యాంగం అలాంటిది కనుక అదనంగా బహుమతి ఇవ్వకూడదు మరల దీనికి సంబంధించి ఒక నైతిక సమస్య ఉంది కానీ ఇది సంస్థలలో 1 కానీ అవును వారు సంస్థ కొన్ని క్షేమ కార్యక్రమాలు నిర్వహించవచ్చు వారు ప్రజలను ప్రోత్సహిస్తారు ఆరోగ్యంగా ఉండటానికి మరియు చక్కగా ఉండగలరు సౌకర్యవంతమైన పని గంటలు ఉద్యోగులకూ సహాయపడటం పని సమతుల్యం వ్యక్తిగత జీవితాలు మరియు కుటుంబ అవసరాలు మనమందరం అనారోగ్యానికి గురవుతాము మనందరికీ కుటుంబ అవసరాలు ఉన్నాయి మనమందరం తరచుగా మాట్లాడే పని జీవిత సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉంది మరియు మాకు అవకాశం ఇస్తే ఈ సమతుల్యతను సాధించడానికి సంస్థ పట్ల మన నిబద్ధత పెరుగుతుంది మరియు ఒత్తిడి మనం మనమే తీసుకుంటాము అది ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది తగ్గుతుంది కాబట్టి ఇది గొలుసు ప్రతి చర్య ఒక వేళ నేను ఉద్యోగిగా సుఖంగా ఉన్నాను నా సంస్థ నన్ను చూస్తున్న మార్గంతో నా సంస్థ కొన్ని వ్యక్తిగత సంక్షోభాలను జాగ్రత్తగా చూసుకోవడానికి నాకు కొన్ని సౌకర్యవంతమైన గంటలు అనుమతిస్తే నేను ఒత్తిడికి గురి కావడం లేదు మరియు నేను ఆ ఒత్తిడిని తీసుకోకపోతే ఒత్తిడి యొక్క మొత్తం స్థాయి తగ్గుతుంది మరియు నేను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాను నేను ఎదుర్కోవటానికి నాకు ఇప్పటికీ మరో సమస్య అవసరం లేదు కాబట్టి ఇది ఎల్లప్పుడూ సహాయపడుతుంది మీకు తెలుసు ఇది ప్రజలను నిబద్ధతతో ఉంచుతుంది అనారోగ్య సెలవును సంపాదించడం నగదు మార్పిడి సెలవు వలె మరొక విషయం మేము చేస్తాము నా ఉద్దేశ్యం ఇది చాలా జారే వాలు కాబట్టి కానీ అనేక సంస్థలకు అనారోగ్య సెలవు రోజులు ఉండాలనే భావన ఉంది ఒక నిర్దిష్ట సంఖ్యలో రోజులు అనారోగ్య సెలవు సేకరించవచ్చు మరియు మీరు ఈ అనారోగ్య సెలవు సేకరించడానికి వారిని అనుమతించండి వారు అనారోగ్యానికి కాకపోతే ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలలో మూడు సంవత్సరాలలో మరియు నాలుగవ సంవత్సరంలో వారికి అకస్మాత్తుగా వైద్య అత్యవసర పరిస్థితి ఉంది దీనికోసం వారు ఒక నెల గైర్హాజరు కావాలి వారు అనుమతించబడాలి అలా చేయడానికి ఒక నిర్దిష్ట పాయింట్ వరకు కాబట్టి చాలా సంస్థలు దీనిని అనుమతిస్తాయి మరియు ఇది మాకు సహాయపడుతుంది మా వైద్య అత్యవసర పరిస్థితులపై పోటు కాబట్టి మరియు అనేక సంస్థలు కూడా మీరు సంస్థను విడిచి పెట్టినప్పుడు ఈ అనారోగ్య సెలవు నగదులోకి మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి కానీ పదవి విరమణ సమయంలో లేదా మరొక సంస్థలకు వెళ్లే సమయంలో కాబట్టి మీరు దాన్ని సంపాదించినట్లు అయితే మీకు తెలుసు మీరు దాన్ని నగదులోకి మార్చవచ్చు ఇది బాగానే ఉన్నందుకు నిజంగా బహుమతి కాదు ఇది మీరు ఉపయోగించాల్సిన అవసరం లేని విషయం ఇది ఒక ప్రయోజనం వారు వ్యక్తిగత పని కోసం ఎక్కువ సమయాన్ని అనుమతించరని నేను విన్నాను సాధారణ సెలవు ఇవ్వడం ఇప్పుడు పశ్చిమాన చాలా సంస్థలు ముఖ్యంగా పశ్చిమాన నేను విన్నాను నాకు మొదటి చేతి తెలియదు వారు వ్యక్తిగత పని కోసం ఎక్కువ సమయాన్ని అనుమతించరని నేను విన్నాను కాబట్టి మీకు తెలుసు వారికి కఠినమైన సెలవులు ఉంటాయి మరియు మీరు ఒక రోజు చెబితే మీరు తక్కువ అనుభూతి పొందుతారు మీరు అధికారికంగా నిరుత్సాహపడరు మరియు ఒకరోజు మీకు తెలుసు మీ ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉండదు మీ బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి మీకు కొంత సమయం కేటాయించాలి భారతదేశంలో సాధారణ సెలవు అనే భావన మాకు ఉంది మరియు ప్రభుత్వ రంగంలో కొన్ని సంస్థలలో మాకు అనుమతి ఉంది నెలకు ఒక సాధారణ సెలవు ఇది చాలా సరైనదేనని నేను అనుకుంటున్నాను మరియు మీకు తెలుసు మేము నోటీసు ఇవ్వాలి అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాకు సాధారణ సెలవు అనుమతించబడదు బట్వాడా చేయవలసిన విషయాలు ఉన్నాయి కానీ మిగతావన్నీ జాగ్రత్తగా చూసుకుంటే ఆరోజు సెలవు తీసుకోవడానికి నా యజమాని నన్ను అనుమతించవచ్చు మీకు తెలుసు నా బ్యాటరీలను రీఛార్జి చేయాలి నేను ఇంట్లో ఉండి చదవాలనుకుంటున్నాను నేను అలసిపోయాను నేను చుట్టూ పరిగెత్తు ఉన్నాను ఇది ఇది నేను ఇంట్లో కూర్చుని కొన్ని వ్యక్తిగత పనులు చేయాలి లేదా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి అదే మేము సాధారణ సెలవు అని పిలుస్తాము మీరు వ్యక్తులను అనుమతించండి వ్యక్తిగత రోజుల సెలవు పెట్టనివ్వండి మరియు వారు అనారోగ్యానికి గురికారు లేకపోతే ఒత్తిడి పేరుకుపోతుంది మరియు ఒకరోజు మీరు కుప్పకూలిపోతారు కాబట్టి ఈ రకమైన సెలవు పెట్టడానికి ఇది ఎల్లప్పుడూ సహాయపడుతుంది ఈరోజు అంశానికి వద్దాం ఉద్యోగుల విభజన వేరు చేయడం జరుగుతుంది ఒక ఉద్యోగి సంస్థలో సభ్యుడిగా నిలిచిపోయిన ప్పుడు విభజన జరుగుతుంది మీరు శారీరకంగా సంస్థ నుండి దూరం అయ్యాక విభజన జరుగుతుంది మీరు పని చేయడం మానివేయడం గాని లేదా మీరు మరోక సంస్థకు వెళ్లడం గాని టర్నోవర్ రేటు యొక్క కొలత దీని వద్ద ఉద్యోగులు సంస్థను విడిచిపెడతారు ఇవి కొన్ని భావనలు టర్నోవర్ కూడా ఒక సంస్థ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని సూచిస్తుంది కానీ మానవ వనరుల పరంగా టర్నోవర్ రేట్లు వ్యక్తుల సంఖ్య లేదా ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టిన రేటును సూచిస్తాయి ఒక సంవత్సరం మూడు నెలల వ్యవధిలో ఎంతమంది వచ్చారు మరియు వెళ్లారు మీ కొలత ఉద్యోగుల విభజన యొక్క ప్రయోజనాలు కార్మిక వ్యయాలు తగ్గించ బడతాయి ఇది నమ్మండి లేదా కాదు మళ్లీ మీకు తెలుసు మీరు చెబుతారు మీరు ఈ మాట చెప్పినప్పుడు మీరు చాలా నీచంగా ఉన్నారు కానీ చాలా ఎక్కువ జీతం తీసుకుంటున్న సీనియర్ ఉద్యోగులు సంస్థను విడిచి పెట్టినప్పుడు మీరు జూనియర్ ఉద్యోగులను తీసుకుంటారు మరియు పదవిలోకి వెళ్లే వ్యక్తి చాలా సీనియర్ ఉద్యోగి ఆక్రమిస్తారు మీకు తెలుసు ఈ మొత్తం మార్పు మారినప్పుడు ఆ పదవి లోకి వెళ్లే వ్యక్తి చాలా సీనియర్ ఉద్యోగి ఈ సంస్థను వేడుకున్నాడు ఆ వ్యక్తి వెంటనే అధిక జీతం పొందడు కొంత ఆలస్యమవుతుంది వ్యక్తి ర్యాంకుల ద్వారా వెళ్లాలి బహుశా కొంత సమయం గడపండి మరియు ఆ అధిక జీతం యొక్క పాయింట్ చేరుకోండి లేదా పాయింట్ దాటవచ్చు కానీ ఆ సమయంలో కొన్ని నెలలు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రారంభిస్తున్నారని మీకు తెలుసు ప్రజలు సీనియర్ స్థానాల్లోకి వెళ్తున్నారు మరియు మీరు కొత్త వ్యక్తిని పొందుతారు శిక్షణ ఖర్చులలో ఆపరేషన్ను నిర్వహించడానికి మీ మొత్తం ఖర్చు కొన్ని నెలలు చాలా క్లుప్తంగా తగ్గవచ్చు లేదా ఉద్యోగులు స్వచ్ఛందంగా బయలుదేరినప్పుడు మేము ప్రజలకు అదనపు పనిని ఇస్తాము కానీ మేము వారికి అదనపు వ్యక్తి యొక్క జీతం చెల్లించము కాబట్టి మనమందరం కొంచెం అదనపు పనిని తీసుకుంటాము ప్రయోజనాలు లేవు అదనపు ప్రయోజనాలు చేర్చబడలేదు పాక్షికంగా ఉండవచ్చు కానీ ఆపరేషన్ నడుపుతున్న నా మొత్తం ఖర్చు తగ్గుతుంది మరియు మేము నిర్వహిస్తాము కాబట్టి ఖర్చులు తగ్గవచ్చు పేలవమైన పనితీరును మార్చడం వేరు చేయడం యొక్క మరొక ప్రయోజనం పనికిరాని ఉద్యోగులను వదిలి వెళ్ళను అని మనం అడగాలి పేలవమైన పనితీరు ఎల్లప్పుడూ సంస్థ యొక్క వనరులపై సమస్య ధైర్యాన్ని సంస్థ యొక్క ఉత్పాదకత లాభదాయకతపై ప్రవహిస్తుంది కాబట్టి మేము ప్రజలను కలిగి ఉండాలి ముందుకు సాగండి ప్రదర్శన ఇవ్వని వ్యక్తులు స్వయంగా బయలుదేరాలి లేదా వెళ్ళమని కోరాలి మరియు ఇది ఎల్లప్పుడూ సంస్థకు సహాయపడుతుంది ఇతర విషయం పెరిగిన ఆవిష్కరణ మేము చాలా అనవసరంగా మారవచ్చు మీకు తెలిసిన మనకు ఉన్న ఆలోచనలు మేము చాలాకాలం పాటు పనిచేసే సంస్థలో పునరావృతం కావడం ప్రారంభించండి ఎల్లప్పుడూ మనకు తాజా రక్తం వస్తుంది చాలా విభిన్న విషయాలకు గురైన వ్యక్తులను మా సంస్థలోకి తీసుకున్నప్పుడు కొత్త విషయాలు జరుగుతాయి వారు వారితో కొత్త అనుభవాలు కొత్త ఆలోచనలను తీసుకువస్తారు కాబట్టి స్థలం స్తబ్దుగా మారదు ఇది ఒక అవసరం స్తబ్దతను నివారించడానికి ఒక అవసరం ఉంది కొన్నిఐఐటిలలో మరియు నేను నమ్ముతున్నాను కొన్ని ఐఐఎంలలో బాగుంది వారు వెంటనే తమ సొంత పీహెచ్డీ విద్యార్థులను అధ్యాపకులుగా నియమించరు మీరు మీ పీహెచ్డీ సంపాదించిన తర్వాత బయటకు వెళ్లాలి మీరు మరొక సంస్థలో కనీసం మూడు నుండి ఐదు సంవత్సరాల అనుభవాన్ని పొందాలి పరిశోధన పాత్రలో లేదా బోధనా పాత్రలో కానీ ఆపై మీరు మీ మాతృ సంస్థకు తిరిగి వస్తారు మన పీహెచ్డీ సంపాదించిన స్థలంలో కొనసాగాలని మనలో చాలా మంది మీకు తెలుసు ఎందుకంటే ఇది మా సౌకర్యవంతమైన ప్రాంతం మాకు ఉపాధ్యాయులు తెలుసు మేము ఒక కుటుంబం కానీ చాలా ఐఐటిలు మరియు ఐఐఎంలు దీనిని అనుమతించవు ప్రజలు స్తబ్దుగా ఉంటారనే సాధారణ కారణం వల్ల అదే ఆలోచనలు కొనసాగుతున్నాయి మేము చేస్తున్నాము అదే రకమైన పరిశోధన అదే పద్ధతిలో మేము అదే పద్ధతిలో విషయాలతో వ్యవహరిస్తున్నాము కాబట్టి ఎటువంటి ఆవిష్కరణలు జరగవు ప్రజలు ప్రజలు సంస్థను విడిచిపెట్టినప్పుడు కొత్త వ్యక్తులు వస్తారు వారు విభిన్న అనుభవాలను కలిగి ఉంటారు మరియు ఇది కొత్త పనులకు దారి తీస్తుంది పనులు చేసే కొత్త మార్గాలు మరియు అది మీరు ఉత్పత్తి చేసే వాటికి చాలా గొప్పతనాన్ని జోడిస్తుంది ఇంతకుముందు మీకు తెలియని దిశలో మీరు వెళ్ళవచ్చు మరియు ఇది ఎక్కువ వైవిధ్యానికి ఈ అవకాశాన్ని అందిస్తుంది ఉద్యోగుల విభజనలో కొన్ని ఖర్చులు మళ్లీ మేము నియామకం వద్ద చర్చించాము కాబట్టి నేను చాలా ఎక్కువ వెళ్ళను మీ కోసం కొద్దిగా పునర్విమర్శ ప్రజలు సంస్థను విడిచి పెట్టినప్పుడు నియామకంతోపాటు ఖర్చు ఉంటుంది ఎంపికకు సంబంధించిన ఖర్చు ఉంది కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి కొంత ఖర్చు ఉంటుంది మరియు విభజన ఖర్చు ఉంది దీనిలో మీరు ప్రయోజనాలు మీరు వ్యక్తికి జీతాలు ఇవ్వాలి మీరు వాటిని ఇవ్వాలి కొన్ని విభజన ప్రయోజనాలు మీరు నిరుద్యోగ భీమా ఖర్చును కూడా కవర్ చేయాలి నేను ఒక నిమిషంలో అది ఏమిటో మీకు చెప్తాను మీరు కొన్ని సంస్థలలో మీరు నిష్క్రమణ ముఖాముఖి సమావేశంను కలిగి ఉండాలి కాబట్టి దీనికి సమయం పడుతుంది కాబట్టి ప్రజలు కూర్చోవాలి ఆపై వారు ఎందుకు విడిచిపెట్టుతున్నారో వారు కంపెనీకి చెబుతారు సంస్థ గురించి వారు ఏమనుకున్నారు మరియు దానిని నిష్క్రమణ ముఖాముఖి సమావేశం అంటారు మీరు వారికి ప్లేస్ మెంట్ లేకుండా సహాయం చేయవలసి ఉంటుంది ఇది సాయుధ దళాలు చేస్తుంది కాబట్టి మీకు తెలుసు మీకు అవుట్ ప్లేస్మెంట్ సహాయం ఉంది కాబట్టి వారు బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు మీరు వారికి ఇచ్చే పునరావాసం లేదా అవుట్ ప్లేస్మెంట్ రకమైన సహాయం ఉంది మీరు చెబుతారు సరే మీ నైపుణ్యాలు అనవసరంగా ఉన్నాయి కానీ మీరు అంత మంచి పని వారు కాబట్టి మేము మీకు సహాయం చేస్తాము స్థానం సంపాదించండి కానీ అది కూడా డబ్బు ఖర్చు అవుతుంది మరియు ఒక స్థానం ఉంది అది ఖాళీగా ఉంది వారి పని పూర్తి కాదు మరియు మేము వీటిని ఇంతకుముందు చర్చించాము కాబట్టి నేను ఇప్పుడు చాలా వివరంగా వెళ్ళను కొన్ని విభజన రకాలు స్వచ్ఛంద విభజన ఉండవచ్చు మరియు అసంకల్పిత విభజన ఉండవచ్చు స్వచ్ఛంద విభజన అనేది ఒక ఉద్యోగి వ్యక్తిగత లేదా వృత్తి పరమైన కారణాల వల్ల యజమానితో సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నప్పుడు జరుగుతుంది మీరు చెప్పవచ్చు పదవీ విరమణ అనేది స్వచ్ఛంద విభజన కాదు బాగా ఉంది ఇది సరిహద్దుల్లో ఉంది ఇది క్షమించండి ఇది ఉంది మీకు తెలుసు ఇది కంచె మీద ఉంది మీరు కార్యాలయం నుండి బయలుదేరడానికి చట్టం ప్రకారం అవసరం మేము పని స్థలాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే మేము దానిని చాలా ఆనందించాము అయితే మేము 65 లేదా 60 లేదా 58 ఏళ్ళ వయసులో మీ పదవీ విరమణ వయస్సు మీరు వెళ్ళండి మరియు మీరు మీ పని ప్రదేశంలో చేరతారు ఇది మీరు వదిలి వేయవలసిన వయసు అని తెలుసుకోవడం కాబట్టి అంటే ఇది స్వచ్ఛంద విభజన గా పరిగణించబడుతుంది నిష్క్రమించడం అనేది మరొకటి స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవటానికి మీరు నిర్ణయించుకోవచ్చు మరియు అది కూడా స్వచ్ఛంద విభజనగా పరిగణించబడుతుంది మీరు నిష్క్రమించాలని నిర్ణయించుకుంటారు నేను ఉద్యోగాన్ని వదిలి వేస్తాను మరియు ముందుకు సాగండి పని చేయకుండా ఉండటానికి లేదా మంచి దానికి వెళ్ళండి అసంకల్పిత విభజన అనేది ఆర్థిక అవసరం లేదా ఉద్యోగి మరియు సంస్థ మధ్య సరిగా లేకపోవడం వల్ల ఉద్యోగి తో ఉన్న సంబంధాన్ని తొలగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించినప్పుడు జరుగుతుంది అస్థిరతకు క్షమించండి ఇది ఒకటి మరియు రెండు లేదా ఏ మరియు బి గా ఉండాలి ఏమైనా కాబట్టి మీరు ఎలా నిర్ణయిస్తారు సరిగ్గా సరిపోకపోవడం వల్ల ఉద్యోగిని వదిలి వేయాలని మీరు నిర్ణయించుకోవచ్చు పేలవమైన పనితీరు అనేది పేలవమైన పనితీరు లేదా ఆమోదయోగ్యం కాని ప్రవర్తన కాబట్టి ఉద్యోగిని విడిచిపెట్టమని మీరు అడగాలని నిర్ణయించుకుంటారు లేదా మీరు ఉద్యోగుల మొత్తాన్ని తొలగించాలని అనుకోవచ్చు లేదా మీరు తగ్గించాల్సిన అవసరం ఉంది లేదా ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లుగా ప్రస్తుత ఉద్యోగుల లో బాధ్యతలను తిరిగి కేటాయించడం ద్వారా సరైన పరిమాణం అవసరం కారణంగా ఖర్చులను తగ్గించడం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఉద్యోగులు కలిగి ఉన్న నైపుణ్యాలు మీకు అవసరం లేదు టెక్నాలజీకి ఉదాహరణ నేను మీకు ఇచ్చాను మీకు తెలుసు నిల్వ పరికరాలు ఉదాహరణకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ నేను చాలా ఉపన్యాసాలలో ఉపయోగించాలి అనుకుంటున్నాను ఆడియో కాసెట్లు సిడిలకు డివిడిలకు క్లౌడ్ కు పెన్ డ్రైవ్ లకు క్లౌడ్ కు ఆడియో కాసెట్లు వచ్చి వెళ్లాయి కంప్యూటర్ కోసం నిల్వ పరికరాలు నా దేవుడా ఇది ఆడియో క్యాసెట్లతో ప్రారంభమైంది నాకు తెలియదు మీలో ఎంతమంది ఆ కంప్యూటర్ ను కలిగిఉన్నారు మీరు ఎక్కడ అంటూకుంటారు మీరు ఒక ప్రోగ్రాంను కంప్యూటర్తో మీ టెలివిజన్తో స్క్రీన్ గా చేస్తారు మరియు మీ ఆడియో క్యాసెట్ ప్లేయర్ సాధారణ ఆడియో క్యాసెట్ లతో నిల్వ పరికరంగా మీరు ముగ్గురిని కనెక్ట్ చేస్తారు మరియు మీరు ప్రోగ్రామ్ను టైప్ చేస్తూ గంటలు గడుపుతారు మరియు రికార్డింగ్ సమయంలో అకస్మాత్తుగా పవర్ కట్ ఉంది ఈ ప్రయత్నం రెండున్నర గంటలు మూడు గంటలు వృధా అయిపోయింది కాబట్టి ఆ సమయం నా ఉద్దేశం అంటే నేను చాలా కాలం క్రితం కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను ఆపై మీకు తెలుసు వాస్తవానికి దీని యొక్క చాలా వైవిద్యాలు ఉన్నాయి ఆపై మాకు ఈ ఫ్లాపీ డిస్కులు ఉన్నాయి మరియు మాకు 3 1 2 అంగుళాల డిస్కులు ఉన్నాయి ఆపై మాకు పెన్ డ్రైవ్లు ఉన్నాయి మరియు అప్పుడు మాకు డివిడి లు మరియు సిడి లు ఉన్నాయి మరియు ఇవన్నీ వచ్చాయి ఆపై ఆకస్మాత్తుగా మేఘ ఉంది కాబట్టి మనలో చాలామంది హార్డ్ డ్రైవ్లు బాహ్య హార్డ్ డ్రైవ్లు తీసుకువెళ్తారు అవి మన జేబులో ఉంటాయి మరియు నిజమైన ఫ్లాపీ డిస్కులను ఎవరు చూడలేరు నేను అనుకోను ఇకపై ఏదైనా యంత్రం ఉంది కాబట్టి అవసరం సాంకేతికతను మారుస్తుంది మరియు మొత్తం సమూహం ఎవరికి తెలుసు వాటిని ఎలా తయారుచేయాలో ఎవరికి తెలుసు వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు బయటకు వచ్చాయి మీరు ఏమి చేస్తారు కాబట్టి వాటిని తొలగించాలి మనం పదవి విరమణకు వద్దాం మీరు పదవీ విరమణ చేస్తున్న ప్రజలకు వివిధ ప్రయోజనాలు ఇవ్వవచ్చు మీరు వారికి ఇవ్వవచ్చు పెన్షన్ మీకు తెలుసు పెన్షన్ అంటే ఏమిటి మీరు వారికి భరోసా ఇస్తారు ఒక నిర్దిష్ట మొత్తం ఆదాయం అంటే వారు సేవలో ఉన్నప్పుడు వారు సంపాదించే దాంట్లో శాతం మరియు మీరు వారి జీవితపు చివరి వరకు ఈ ఆదాయాన్ని వారికి భరోసా ఇస్తారు కాబట్టి మీరు వారికి చెప్తారు సరే మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము మరియు మీకు తెలుసు ఇది సామాజిక భద్రత యొక్క ఒక రూపం ఇది భారతదేశంలో మరియు మరికొన్ని దేశాలలో అమలు చేయబడింది మీరు బాగా నిర్వహించిన సహకారం కూడా కలిగి ఉండవచ్చు క్షమించండి ఇప్పుడు మనకు ఇలాంటిదే ప్రభుత్వ రంగంలో ఉంది మీకు నిర్ణయించడంలో ప్రభుత్వం సహాయపడుతుంది లేదా మీరు పెన్షన్ ప్రణాళికకు తోడ్పడాలని పట్టుబట్టారు వారు మిమ్మల్ని సమాజంపై భారం పడతారని కోరుకోరు కాబట్టి వారు చెప్పారు ఇది కనీసమే మీ పెన్షన్ ఫండ్ వైపు మీరు సహకరించాల్సిన అవసరం ఉంది మరియు మీరు దానిలో కొంత డబ్బు పెడుతూ ఉంటారు మరియు ప్రభుత్వం దాని శాతంతో సరిపోతుంది ఇప్పుడు మీరు మరింత ఉంచాలనుకుంటే అదనపు భాగం ప్రభుత్వం సరిపోలడంలేదు కానీ మీకు కావలసినంత వరకు మీరు ఉంచండి మరియు మీ మొత్తం ఆదాయంలో ఒక శాతం ప్రభుత్వం సరిపోతుంది మరియు ఈ పెన్షన్ ఫండ్ దోహదం చేస్తుంది మరియు మీరు పదవీ విరమణ చేసినప్పుడు మీరు ఒక పెద్ద మొత్తాన్ని పొందుతారు మీరు అన్నింటినీ ఒకే చోట పొందుతారు లేదా మీరు దానిని వాయిదాలలో పొందుతారు కాబట్టి వేర్వేరు సంస్థలు ఈ రకమైన సహాయక బాగా నిర్వహించిన పెన్షన్ ప్రణాళిక లేదా సహకార ప్రణాళికను కలిగి ఉంటాయి ఆపై మీకు తొలగింపులు ఉంటాయి మీరు ఇప్పుడే బయలుదేరమని ప్రజలను అడుగుతారు మీరు తొలగింపులను చిన్న వ్యాపారాలలో ఎలా నిర్వహిస్తారు మీరు తొలగింపు కోసం స్పష్టంగా ఉండాలి పదవీ విరమణ అంటే ప్రజలు వెళ్తారు మరియు వారు బంగారు చేతి వణుకు తీసుకుంటారు నా ఉద్దేశ్యం క్షమించండి వారు ఇచ్చిన డబ్బును వారు తీసుకుంటారు మరియు వారు ముందుకు వెళతారు అప్పుడు మీరు కూడా కలిగి ఉండాలి మీకు తొలగింపులు ఉన్నాయని తొలగింపులను మీరు ఎలా నిర్వహిస్తారు తొలగింపులు అంటే మీరు ప్రజలను వదిలి వెళ్ళమని అడిగినప్పుడు కాబట్టి మీరు తొలగింపుకు కారణం గురించి స్పష్టంగా ఉండాలి మీరు ప్రజలను ఎందుకు తొలగిస్తున్నారో కచ్చితంగా తెలుసుకోవాలి మీ ఉద్యోగులకు తొలగింపు ప్రమాణాలను మీరు వివరించాలి మరియు ప్రజలను తొలగించడానికి మీరు చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు తొలగింపును ఎలా తయారు చేస్తారు మీరు ముందుగానే ఉద్యోగులకు తెలియజేస్తారు మీరు తొలగింపు ప్రమాణాలను అభివృద్ధి చేస్తారు మీరు సాధ్యమైనంత సున్నితంగా ఉద్యోగులను తొలగించడానికి చెపుతారు మీరు మీడియా సంబంధాలను సమన్వయం చేస్తారు మీరు భద్రతను కాపాడుకోండి మరియు తొలగింపు యొక్క ప్రాణాలకు మీరు భరోసా ఇస్తారు మీరు వారికి చెప్పండి మీకు తెలుసు మీరు ప్రజలకు తెలియజేయండి వారు తొలగించబడతారని మీరు కొన్ని ప్రమాణాలను అభివృద్ధి చేస్తారు ఈ కారణాల వల్ల వారు తొలగించబడతారని మీరు వారికి తెలియజేయండి మీరు ఈ వాస్తవాన్ని వారికి సాధ్యమైనంత సున్నితమైన రీతిలో తెలియజేస్తారు ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది నాకు తెలియదు ఇక్కడ పేరు పేర్కొనవలసివస్తే మరియు నేను ఈ విషయం చెప్పినప్పుడు నేను సరిగ్గా ఉన్నానని ఆశిస్తున్నాను నేను అనుకుంటున్నాను ఈ చిత్రం అప్ ఇన్ ద ఎయిర్ అని పిలువబడుతుంది ఇక్కడ ఇది ఇద్దరూ వ్యక్తుల గురించి ఎవరు లేదా ఒక వ్యక్తి గురించి ప్రజలను ఉద్యోగం నుంచి తొలగించడం ఎవరి పని నేను అనుకుంటున్నాను అదే ఆ చిత్రంలో ఉంది మళ్ళీ నాకు తెలియదు ఏదేమైనా దానిని ఇక్కడ ప్రస్తావించడం సముచితమైతే మీకు తెలుసు మీరు ప్రజలను తొలగించే విధానం అతను దేశం చుట్టూ తిరుగుతాడు మరియు ప్రజలకు చెబుతాడు వారు తొలగించబడతారు కాబట్టి ఏమైనప్పటికీ మీరు సమన్వయం చేసుకోండి ప్రజలను అనుమతించండి ఎందుకంటే ప్రజలు బాధపడతారు మీరు వారికి చెప్పినప్పుడు వారు తమ ఉద్యోగాలను కోల్పోయారు వారికి తెలియదు తదుపరి భోజనం ఎక్కడి నుండి రాబోతోంది వారికి తెలియదు మీకు తెలుసు వారు తమ ఇంటిని వారు వారికోసం కొన్న ఇంటిని నిలుపుకోగలుగుతారు వారు తమ పిల్లలను ఒక నిర్దిష్ట పాఠశాలలో లేదా కళాశాలలో చేర్చడానికి ప్రణాళికలు తయారుచేసి ఉండవచ్చు మరియు అకస్మాత్తుగా ఆ ప్రణాళికలు వెళ్తాయి కాబట్టి వారు ఏమి చేస్తారు కాబట్టి మీకు తెలుసు వారు దానిని బాగా తీసుకోరు మరియు ముఖ్యంగా మీరు తప్పు చేయకపోతే మీరు తొలగించబడతారు ఇది మిమ్మల్ని బాధించబోతోంది ప్రజలకు గుండెపోటు ఉన్నట్లు తెలిసింది ప్రజలు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు అనే వార్త విన్నప్పుడు వారు మరణించినట్లు తెలిసింది మీకు తెలుసు వారు అప్పుల్లో కూరుకు పోవచ్చు మరియు వారు ఈ ఉద్యోగాన్ని లెక్కించవచ్చు వారికి సహాయం చేయడానికి అప్పుల నుండి బయటపడవచ్చు ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులను కలిగి ఉంటారు వారికి ఖరీదైన వైద్య సంరక్షణ అవసరం అకస్మాత్తుగా మీరు వారికి చెప్పండి చాలా ధన్యవాదాలు దయచేసి రేపటి నుండి కార్యాలయానికి రావద్దు వారు ఏమి చేస్తారు మరియు వారు వయసులో పెద్ద వారు మరియు మరెవరూ వారిని నియమించరు ఎందుకంటే సంస్థకు లేదా పరిశ్రమకు యువత రక్తం అవసరం కాబట్టి ఒక మంచి రోజు మీరు చెప్తారు సరే మంచిది మీకు 50 సంవత్సరాలు దయ చేసి వెళ్ళండి తిరిగి రావద్దు మరియు నేను పట్టించుకోను మీరు ఎలా గడుపుతారు మీ జీవితాంతం ఇప్పుడు దీర్ఘాయువు పెరుగుతుంది ప్రజలు చురుకుగా ఉన్నారు 70 లేదా 80 వరకు ప్రజలు ఉత్పాదకత కలిగి ఉంటారు కాబట్టి ఈ వ్యక్తి కొంత కాలం తర్వాత సమాజంపై భారంగా మారుతాడు కాబట్టి మీకు తెలుసు అది కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ప్రజలకు మంచిగా ఉండాలి అప్పుడు మీరు మీడియా సంబంధాలను ఎలా సమన్వయం చేస్తారు మనము తొలగింపు యొక్క పరిమాణాన్నిబట్టి ఎంతమంది ఉద్యోగులను తొలగించారో దాన్ని బట్టి తొలగింపుకు కారణాలను బట్టి మానవ హక్కుల సంస్థలు మిమ్మల్ని పనికి తీసుకెళ్లవచ్చు వారు మిమ్మల్ని అడగవచ్చు మీరు ఎందుకు చేశారు చాలా మంది బాధపడుతున్నారు మరియు ప్రజలు మీకు వ్యతిరేకంగా ఆయుధాలతో వెళ్ళవచ్చు ముఖ్యంగా తొలగింపుకు కారణాలు ఉంటే తగినంతగా ఒప్పించలేము మరియు అది మీ సంస్థను తీవ్ర ఇబ్బందులలోకి నెట్టేస్తుంది కాబట్టి మీడియా సంబంధాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలి మరియు ఒకరి పబ్లిక్ ఇమేజ్ నష్టంను ఎలా తగ్గించాలి ఉద్యోగుల తొలగింపులు అంత సులభం కాదు సంస్థలకు అది మరింత కష్టం మరియు ఇది సమస్యలో 1 భద్రతను కాపాడుకోవడం మీరు చాలా మంది వ్యక్తులను తొలగిస్తే ఇది మీ సంస్థకు ముప్పు కావచ్చు మరియు తొలగింపు నుండి బయటపడిన వారికి భరోసా ఇస్తుంది తొలగింపుల నుండి బయటపడిన వారిని నిర్వహించడం బతికున్న ఆందోళనకు కారణాలు మేము తొలగింపుల గురించి మాట్లాడేటప్పుడు ప్రాణాలు అసౌకర్యంగా అనిపించవచ్చు ప్రజలు వెనుకబడిన వ్యక్తులు అసౌకర్యంగా భావిస్తారు ఎక్కువ పని ఉండవచ్చు కలవరపెట్టే మార్పులు ఉండవచ్చు సహకారం యొక్క స్వీయ అంచనా ఉండవచ్చు అపరాధం ఉండవచ్చు నిరాశ ఉండవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలుసు జరగవచ్చు మరియు వెనుకబడి ఉన్న ప్రజల ఆందోళనను పెంచుతుంది ఇప్పుడు మీరు బతికున్న వారి ధైర్యాన్ని మరియు పనితీరును ఎలా కొనసాగిస్తారు మీరు నియంత్రించగలిగే వాటిని మీరు వారికి తెలియజేయండి మీరు నియంత్రించగలిగే వాటిని అర్థం చేసుకోవడానికి మీరు వారికి సహాయపడతారు మీరు మీ ఉద్యోగులకు ప్రశంసలు చూపించాలి మరియు పనిని సరదాగా చేయాలి మీరు కూడా తెలుసుకోవాలి మీకు తెలుసు మీరు వారిని చూపించాల్సిన అవసరం ఉంది వారు చెప్పేది మీరు వింటున్నారని మరియు మీరు ఉద్యోగులకు సహాయం చేయాలి వారి పని యొక్క ప్రాముఖ్యతను చూడండి తొలగింపునకు కొన్ని ప్రత్యామ్నాయాలు మీరు ఉపాధి విధానాలను కలిగి ఉండవచ్చు మీరు తగ్గింపులను తగ్గించవచ్చు మీకు తెలుసు తొలగింపులను తగ్గించడానికి ఉపాధి విధానాలను ఉపయోగించవచ్చు నియామక స్తంభన ఉండవచ్చు అక్కడ తగ్గించవచ్చు మీరు పార్ట్ టైం ఉద్యోగులను తగ్గించవచ్చు మీరు ఇంటర్న్షిప్ లేదా కో ఆఫ్లు తగ్గించవచ్చు లేదా మీరు ఇంటి ఉద్యోగులకు ఉప ఒప్పంద పనిని ఇవ్వవచ్చు మీరు వాటిని చేయడానికి స్వచ్ఛంద సమయం ఇవ్వవచ్చు మీరు కొంత సమయం కేటాయించి తిరిగి రావడానికి వారిని అనుమతించవచ్చు మీరు కూడా ఇవ్వవచ్చు సెలవులు లేకపోవడం మరియు మీరు పని గంటలను తగ్గించవచ్చు కాబట్టి ఇవి కొన్ని ప్రత్యామ్నాయాలు మీరు వీటిని మీ ఉపాధి విధానాలలో నిర్మించవచ్చు మరియు మీరు కూడా ఉద్యోగం రూపకల్పనలో కొన్ని మార్పులు చేయవచ్చు మీరు కొంత మంది ఉద్యోగులను బదిలీ చేయవచ్చు మరియు వారిని స్థలాలలో ఉంచవచ్చు అక్కడ మీరు వారికి చాలా ప్రయోజనాలు ఇవ్వవలసిన అవసరం లేదు మీరు వాటిని మార్చవచ్చు మీరు ఉద్యోగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చు మేము ఇంతకు ముందు చర్చించాము ఉద్యోగ భాగస్వామ్యం మీరు వాటిని తగ్గించవచ్చు ఎందుకంటే ఒక ఎంపిక ఇచ్చినట్లయితే కొంత మంది ఉద్యోగులు ఉన్నారు వారు సంస్థతో కలిసి తక్కువ జీతంతో ఈ సమయం వరకు పనిచేయడం ఇష్టపడతారు మీకు తెలుసు ఉద్యోగం నుండి పూర్తిగా బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి వారు నిరాశను అంగీకరించవచ్చు వారు ఇష్టపడకపోవచ్చు కానీ వారు దీనికి అంగీకరించవచ్చు ఎందుకంటే వారు ఎక్కడైనా ఉద్యోగం పొందలేరు కాబట్టి అది ఒకటి కావచ్చు చెల్లింపు మరియు ప్రయోజనాల విధానాలు మీరు చెల్లింపును చేయవచ్చు మీరు చెప్పవచ్చు మేము మీకు ఏ ఇంక్రిమెంట్ ఇవ్వము మేము ఏ బోనస్లు ఇవ్వడం లేదు మీరు ఓవర్ టైం పేను తగ్గించుకోవచ్చు మీరు వారికి చెప్పండి పనికి ఆలస్యంగా రాకూడదు మరియు మీరు మీ జీతం పొందుతారు మరియు మీరు సెలవు మరియు సెలవు రోజులు ఉపయోగించవచ్చు మీరు వారి సెలవులను తగ్గించుకోవచ్చు మీరు సూచన చేయవచ్చు కోతలు చెల్లించండి మీరు లాభాల భాగస్వామ్యం లేదా వేరియబుల్ సూచన చేయవచ్చు మీరు మీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వవచ్చు మరియు తిరిగి శిక్షణ ఇవ్వవచ్చు మేము ఇంతకు ముందు ఉద్యోగ భాగస్వామ్యం చర్చించాము కాబట్టి నేను మళ్ళీ దానిలోకి వెళ్ళను మునుపటి ఉపన్యాసంలో మేము దీనిని చర్చించాము కానీ ఇది కూడా ఈ ఉపన్యాసంలో ఒక భాగం కావచ్చు కాబట్టి ఇది ఇక్కడ మీరు ప్రయోజనాలను ఎలా నిర్వహిస్తారు సౌకర్యవంతమైన ప్రయోజనాల కార్యక్రమంను ఉపయోగించి మేము ప్రయోజనాలను నిర్వహిస్తాము సౌకర్యాల ప్రయోజనాల కార్యక్రమంను ఉపయోగించడం ప్రయోజనాలను నిర్వహించే మార్గాలలో 1 సౌకర్యవంతమైన ప్రయోజనాలు కార్యక్రమం ఉద్యోగులను దృష్టి సంరక్షణ దంత సంరక్షణ ఆరోగ్య భీమా పిల్లల సంరక్షణ మొదలైనవి యజమాని అందించే ప్రయోజనాల ఎంపిక నుండి ఎంచుకోవడానికి అనుమతిస్తుంది కాబట్టి మీకు వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయి మరియు ప్రజలకు అనవసరమైన వాటిని ఎంచుకోవడానికి మీరు అనుమతిస్తారు కొన్ని రకాల సౌకర్యవంతమైన ప్రయోజనాల ప్రణాళికలు మాడ్యులర్ ప్రణాళికలు కావచ్చు ఇది వేర్వేరు ఉద్యోగుల సమూహాల కోసం రూపొందించిన విభిన్న కట్టల ప్రయోజనాలు లేదా వివిధ స్థాయిల ప్రయోజనాల కవరేజిని కలిగి ఉంటుంది కాబట్టి మీరు సరే అని చెబుతారు ఈ స్థాయిలో ప్రజలు తక్కువ నిర్వహణకు ఈ కట్ట ప్రయోజనాలను పొందుతారు ప్రజలు మీకు తెలుసు మధ్య నిర్వహణ మీరు వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుతో సహాయం చేయవచ్చు లేదా వారి తల్లిదండ్రులను చూసుకోండి మరియు సెలవు ప్రయోజనాలు తక్కువ కాబట్టి మీకు తెలుసు నా ఉద్దేశం నేను అది అనడం లేదు వారికి అది అవసరం లేదు కానీ వారి అవసరాలు వారి జనాభా స్థితి వారి కుటుంబ పరిమాణం కుటుంబ నిర్మాణం కుటుంబ అవసరాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ విషయాలు వారికి మరింత సహాయపడతాయి కాబట్టి మీరు చెబుతారు ప్రజలు 30 నుండి 40 సంవత్సరాల వయసు లేదా 30 నుండి 50 వరకు సెలవుల పరంగా తల్లిదండ్రుల మరియు పిల్లల సంరక్షణ పరంగా మరియు తక్కువ ప్రయోజనాలను పొందుతారు ఆపై 50 తర్వాత మనలో చాలామంది మీకు తెలుసు ఒకరు లేదా ఇద్దరి తల్లిదండ్రులను కోల్పోయారు ఆపై కాబట్టి ఈ ప్రయోజనాలు చేయవద్దు మాకు చాలా అర్థమే కాబట్టి మీరు చెప్పండి 60 సంవత్సరాల వయస్సు తరువాత మీకు ఎక్కువ సెలవుల ప్రయోజనాలు లభిస్తాయి ఉదాహరణకు జీవిత భాగస్వామి సంరక్షణ కోసం లేదా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఆ సమయంలో కాబట్టి అదే మాడ్యులర్ ప్లాన్ వివిధ కట్టలు వివిధ ప్రజలకు వివిధ సమూహాలకు వివిధ విషయాలను బట్టి వేర్వేరుగా ఉన్నాయి ముఖ్యమైన మరియు ఎంపిక ప్రణాళికలు అవసరమైన ప్రయోజనాలు ఆరోగ్య ప్రయోజనాలు పిల్లల సంరక్షణ కుటుంబ సంరక్షణ మరియు సెలవు లేదా విద్య లేదా శిక్షణ లేదా డిస్కౌంట్లు మొదలైనవి కలిగి ఉంటాయి కాబట్టి ఒక ముఖ్యమైన స్థితి ఇది మీకు లభిస్తుంది ఆపై మీరు ఈ బుట్ట ప్రయోజనాల నుండి ఎంచుకోవచ్చు సౌకర్యవంతమైన ఖర్చు ఖాతాలు వ్యక్తిగత ఉద్యోగి ఖాతాలు యజమాని ఉద్యోగి లేదా ఈ రెండింటి ద్వారా నిధులు సమకూరుతాయి కాబట్టి మీరు ఖర్చు చేసే ఖాతాలను కలిగి ఉండవచ్చు మరియు మీరు చెబుతారు సరే ఇది మీ ఖర్చు ఖాతా డబ్బు ఎక్కడికి పోతుందో నేను నిన్ను అడగను మీరు ఎలాగైనా ఖర్చు చేస్తారు మరియు ఇది పశ్చిమాన చాలా ప్రబలంగా ఉంది కాబట్టి దానికి బదులుగా మీరు ప్రయోజనం తీసుకుంటారు లేదా డబ్బు తీసుకుంటారు మరియు అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది కొన్ని సవాళ్లు ఒకటి ప్రతికూల ఎంపిక ఒక ఉద్యోగి ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని సగటు ఉద్యోగి కంటే ఎక్కువ ఉపయోగించినప్పుడు ఉదాహరణకు సెలవు దినాలు లేదా కాస్మోటిక్ సర్జరీ లేదా దంత సంరక్షణ మొదలైనవి ఎవరికైనా నా దంత సంరక్షణ ఇస్తే మరియు మీరు చెప్పండి సరే మీరు ఖర్చు చేయవచ్చు మీకు తెలుసు వ్యక్తి దంత సంరక్షణ మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు మరియు వారు వారి కలుపులను పొందుతారు నా ఉద్దేశ్యం మొత్తం బెంచ్ మరియు ఇది వారి ఉద్యోగులకు ప్రయోజనాలను ఇవ్వడానికి సంస్థ యొక్క సగటు వ్యయం కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి దానిని ప్రతికూల ఎంపిక అని పిలుస్తారు పేలవమైన ఎంపిక చేసే ఉద్యోగులు తర్వాత చింతిస్తారు కాబట్టి ఇది ఒక బుట్ట కాబట్టి మనమందరం ప్రలోభాలకు లోనవుతాము మరియు మీకు తెలుసు నేను చెప్తాను సరే గొప్పది నేను దీన్ని పూర్తి చేస్తాను అది పూర్తవుతుంది ఆపై నేను గ్రహించాను ఓ భగవంతుడా నేను చెడ్డ ఎంపిక చేశాను ఆపై మీరు తిరిగి వెళ్లలేరు మరియు చెప్పండి లేదు దయచేసి నాకు ఇంకేదో ఇవ్వండి మీరు దీన్ని ఇప్పటికే ఉపయోగించారు లేదా మీరు ఇప్పటికే నిర్ణయించారు మరియు సంస్థ దానికోసం ప్రణాళిక చేయబడింది పరిపాలన సంక్లిష్టత ప్రత్యేకించి వివిధ ప్రయోజనాల సమానత్వాన్ని నిర్ణయించేటప్పుడు మీరు ఎలా నిర్ణయిస్తారు ఈ మిశ్రమం ఉండబోతోంది దేనికి సమానం కాబట్టి దంత సంరక్షణ మరియు పిల్లల సంరక్షణ మరియు వృద్ధుల సంరక్షణ మరియు సెలవులు ఒక దానితో ఒకటి సమానంగా ఉండకపోవచ్చు మరియు ఎవరో మిమ్మల్ని ప్రశ్నించవచ్చు మరియు చెప్పవచ్చు సరే బాగుంది కాబట్టి వ్యక్తి చాలా సెలవులు తీసుకుంటున్నాడు కాబట్టి ఈ వ్యక్తి దంత సంరక్షణ కోసం చాలా ఖర్చు చేస్తున్నాడు నేను ఎందుకు చేయలేను మీకు తెలుసు మీరు ఎందుకు నిర్ణయించలేరోమీకు తెలుసు లేదా నా వృద్ధ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను ఎందుకు చేయలేను లేదా నా విద్యా రుసుము కోసం అదే మొత్తాన్ని ఎందుకూ ఖర్చు చేయలేను కానీ ఒక సంవత్సరం విద్య లేదా ఒక సంవత్సరం దంత సంరక్షణ మరియు ఒక సంవత్సరం విద్య ఖర్చు ఒక సంవత్సరం దంత సంరక్షణ ఖర్చు కంటే చాలా తక్కువ కాబట్టి అది సమస్య కావచ్చు మీకు నిరుద్యోగ బీమా కూడా ఉండవచ్చు నిరుద్యోగ బీమా నిబంధనతో వ్యవహరిస్తుంది ఇది అసంకల్పిత నిరుద్యోగ కాలంలో ప్రజలకు తాత్కాలిక ఆదాయం నిరుద్యోగ భీమా తిరస్కరించడానికి మీరు ఉపయోగించగల కొన్ని షరతులు ఉద్యోగి స్వచ్ఛందంగా నిష్క్రమించేవారు ఎవరో వారి ఉద్యోగాన్ని వదిలివేస్తారు వారికి నిరుద్యోగ బీమా ఇవ్వడానికి చట్టానికి కట్టుబడి ఉండరు స్థూల దుష్ప్రవర్తనకు విడుదలయ్యే ఉద్యోగి మీరు వారికి నిరుద్యోగ బీమా ఇవ్వవలసిన అవసరం లేదు ఒక ఉద్యోగి తగిన పని యొక్క ప్రతిపాదనను తిరస్కరించాడు మీరు వ్యక్తికి కొంత పని చేయమని చెప్పండి మరియు ఆ వ్యక్తి ఇ చెప్పారు లేదు నేను చేయను మరియు అది తగిన పని అయితే మరియు ఆ వ్యక్తి అర్హత ఉంది మరియు చెప్తారు లేదు మీరు వారిని వెళ్ళనివ్వవచ్చు మరియు మీరు వారికి నిరుద్యోగ బీమా ఇవ్వవలసిన అవసరం లేదు ఒక ఉద్యోగి తెలిసి తెలిసి కార్యకలాపాలలో పాల్గొంటాడు అది చట్ట విరుద్ధం లేదా అది చట్టబద్ధంగా సంస్థకు దేశానికి లేదా ప్రయోజనానికి హానికరం ఎవరో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఎవరో విధ్వంసానికి పాల్పడుతున్నారు ఎవరో ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు అది దెబ్బతీస్తుంది నిరుద్యోగ బీమాకు అర్హత లేదు అనుబంధ నిరుద్యోగ ప్రయోజనాలు కూడా ఉండవచ్చు తొలగింపుల సమయంలో అదనపు ప్రయోజనాలు అందించబడ్డాయి కాబట్టి కొన్నిసార్లు బంగారు హ్యాండ్ షేక్ అని పిలుస్తారు ఉదాహరణకు ఒక వ్యక్తిని తొలగించినప్పుడు ఆరు నెలల జీతం కాబట్టి ఈ రకమైన విషయం కూడా లెక్కించబడుతుంది మీకు తెలుసు కొన్ని నిరుద్యోగ బీమాపై సరిహద్దుగా ఉంది నిరుద్యోగ భీమాను మీరు ఎలా నిర్వహిస్తారు మీరు స్వల్పకాలిక ఉద్యోగులను స్వల్పకాలిక లేదా పరిమిత కాల సంక్షోభాల సమయంలో తీసుకుంటారు మీరు అన్ని నిరుద్యోగ దావాలను ఆడిట్ చేస్తారు మరియు మీరు డిశ్చార్జ్ అయినా అందరి ఉద్యోగులతో నిష్క్రమణ ముఖాముఖిలను నిర్వహిస్తారు ఒకదానికి పరస్పర అవగాహనకు రండి రద్దు చేయడానికి కారణం వారికి తెలియజేయండి వాటిని రద్దు చేయవలసి ఉందని వారిని ఒప్పించండి మరియు వారు తప్పుడు ఫిర్యాదు చేస్తే వారికి తెలియజేయండి సంస్థ దానిని సాధ్యమైనంత వరకు చట్టం పరిధిలో కాపాడుతుంది చివరి అంశం నేటి చర్చ ప్రయోజనాల కమ్యూనికేషన్ మీరు ప్రజలకు చెప్పాలి వారికి ఏమి అర్హత ఉంది మరియు వారికి ఏమీ అర్హత లేదు ఇందులో అతి పెద్ద సవాలు ఏమిటంటే ప్రయోజనాల ప్యాకేజీల సంక్లిష్టతను పెంచడం ఎప్పుడూ మంచి ఉద్యోగులను నిలుపుకోవటానికి సహాయపడుతుంది కానీ దానితో మీరు ఏమి చేస్తారు మీరు దీన్ని ఎలా నిర్వహిస్తారు కాబట్టి అది పెద్ద సవాలుగా మారుతుంది తగినంత వనరులను కేటాయించడానికి ఈ సంక్లిష్ట ప్యాకేజీలను వివరించడానికి ఉద్యోగులకు యజమానుల అయిష్టత కాబట్టి మీకు సంక్లిష్టమైన ప్యాకేజీ ఉంది కానీ మీకు తెలియదు దానిని ఉద్యోగులకూ ఎలా వివరించారు ఉద్యోగులకు తెలియదు వారికి ఏమి అర్హత ఉంది వారు దాని ప్రయోజనాన్ని తీసుకోరు మరియు సంస్థ డబ్బు ఆదా చేస్తుంది అక్కడ డబ్బు ఆదా చేయకూడదు కాబట్టి అది వారికి కష్టమైన విషయం అవుతుంది ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్యాకేజీలు చాలా కష్టంగా ఉంటాయి మరియు ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది వారు ఏమి చేయగలరు మరియు కలిగిఉండలేరు కాబట్టి అది చాలా పెద్ద సవాలుగా మారుతుంది మరియు అది చాలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి కాబట్టి ఇదంతా ఈ రోజు మీ కోసం ఉంది మరియు మేము తదుపరి ఉపన్యాసంలో మరిన్ని హెచ్ఆర్ విషయాలతో కొనసాగుతాము విన్నందుకు ధన్యవాదములు